బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ప్రొఫెసర్ అంకుష్ శర్మ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకాన్పూర్ మాడ్యూల్ 6 ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ ఉపన్యాసం 27 ప్యారలల్ RLC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన నమస్కారం ఇదివరకటి లెక్చర్స్ లో మనం సిరీస్ RLC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన గురించి చర్చించాము ఈ లెక్చర్ లో మనం సిరీస్ RLC సర్క్యూట్ పై చర్చను కొనసాగిద్దాం మరియు RLC కంపోనెంట్స్ పార్లల్ గా కనెక్ట్ అయినప్పుడు కండిషన్ ని కూడా చూస్తాము మరియు స్టెప్ ప్రతిస్పందన ను ఇచ్చినప్పుడు సర్క్యూట్ ప్రతిస్పందన ని చూద్దాం కాబట్టి ఇదివరకటి లెక్చర్ లో మనం ఏమి చర్చించామో వాటిని మరోకసారి చూద్దాం ఇదివరకటి లెక్చర్ లో మనం సిరీస్ RLC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన గురించి చర్చించాము మరియు స్విచ్ క్లోజ్ చేసినప్పుడు టైం t యొక్క విలువ 0 కి సమానం అని చర్చించాము ఆ ప్రత్యేకమైన సర్క్యూట్ యొక్క ఈక్వేషన్ L didt Ri v Vs అవుతుంది ఇక్కడ Vs అనేది వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రమాన్నిమార్చిరాస్తామో అప్పుడు మనము సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను పొందుతాము మరియు సిరీస్ RLC సర్క్యూట్ యొక్క మెష్ విశ్లేషణ ఆధారంగా వచ్చిన ఈక్వేషన్ యొక్క పరిష్కారం 2 భాగాలను కలిగి ఉందని చర్చించాము ఒకటి సహజసిద్దమైన ప్రతిస్పందన మరియు మరొకటి ఫోర్స్డ్ ప్రతిస్పందన మరియు టోటల్ ప్రతిస్పందన అనగా ఫోర్స్డ్ ప్రతిస్పందన మరియు సహజసిద్దమైన ప్రతిస్పందన యొక్క మొత్తం అని చూశాము సహజసిద్దమైన ప్రతిస్పందన పొందడానికి Vs ను 0 కి సమానంగా సెట్ చేసాము మరియు 3 కండిషన్స్ అనగా ఓవర్డ్యాంప్డ్ క్రిటికల్డ్యాంప్డ్ మరియు అండర్ డాంప్డ్ పరిస్థితులును కనుగొన్నాము మరియు ఈ 3 కండిషన్స్ ప్రకారం వోల్టేజ్ కి 3 విలువలు పొందాము మరియు ఫోర్స్ ప్రతిస్పందన అనగా స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ వోల్టేజ్ సోర్స్ విలువ Vs ఒకటే అని మనం చర్చించాము మరియు చివరకి ఇక్కడ 3 కండిషన్స్ వచ్చాయి ఓవర్ డ్యాంప్డ్ స్థితి క్రిటికల్లీ డ్యాంప్డ్ స్థితి మరియు అండర్ డాంప్డ్ స్థితుల ల గురించి ఇదివరకటి లెక్చర్ లో చర్చించాం మనం 3 ఈక్వేషన్స్ పొందాం అవి మనకు తెలియని 2 పదములలో వచ్చాయి అవి A1 మరియు A2 ఈ A1 మరియు A2 యొక్క విలువను ఇనీషియల్ మరియు ఫైనల్ కండిషన్స్ సహాయం తో మనం కనుక్కోవచ్చు ఎలాంటి కండిషన్స్ అంటే ఇనీషియల్ వోల్టేజ్ లేదా కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ ఇండక్టర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ కరెంటు మరియు అదేవిధంగా ఫైనల్ విలువలను కూడా ఉపయోగించి కనుగొన్నాం ఇప్పుడు మనం ఏమి చేద్దాం ఒక ఉదాహరణ సహాయంతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము కాబట్టి మనం ఏమి చేద్దాం మనం ఈ ఉదాహరణని తీసుకుందాం ఈ ఉదాహరణలో టైం t విలువ సున్నా కి సమానం అయితే స్విచ్ ఓపెన్ అనగా తెరిచివుంటుంది మరియు చిత్రంలో ఇవ్వబడిన రెసిస్టన్స్ R విలువ 5 ఓం కాబట్టి స్విచ్ మొదట్లో మూసివేయబడింది మరియు ఎప్పుడైతే స్విచ్ తెరుస్తామో అప్పుడు సర్క్యూట్ సిరీస్ RLC సర్క్యూట్గా మార్చబడుతుంది కాబట్టి ఇప్పుడు టైం t యొక్క ఏ విలువ లో అయినా కరెంట్ i మరియు వోల్టేజ్ యొక్క విలువను కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం ఒకవేళ మీరు ఈ ప్రతేకమైన చిత్రాన్ని చూస్తే ఇనీషియల్ గా టైం t యొక్క విలువ t 0 గా ఉన్నప్పుడు స్విచ్ మూసివేయబడింది ఇప్పుడు ఏమి జరుగుతుంది ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ లో ఇండెక్టర్ షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఎందుకంటే స్విచ్ చాలా సమయం పాటు అనుసంధానించబడి ఉంటుంది మరియు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా ఉంటుంది ఎందుకంటే ఇది నిర్దిష్ట విలువకు ఛార్జ్ అవుతుంది మరియు ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఇప్పుడు సర్క్యూట్లో ఈ 2 రెసిస్టర్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ 2 రెసిస్టర్ లు ఆధారంగా టైం t విలువ సున్నా అయితే కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువను మనం కనుగొనవచ్చు మరియు టైం t విలువ సున్నా అయితే ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ ఎంత ఉంటుంది కాబట్టి ఇది సర్క్యూట్ పరిష్కారం లో మొదటి పాయింట్ ఇప్పుడు ప్రశ్నలో 5 ఓం గా ఇవ్వబడింది ఇప్పుడు టైం t విలువ సున్నా అయితే స్విచ్ ఆ సమయంలో మూసివేయబడింది ప్రత్యేకంగా ఈ సమయం లో టైం t విలువ సున్నా కి సమానం మనం మొదట ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువను తెలుసుకోవాల్సిన అవసరం వుంది కాబట్టి ఇప్పటి వరకు మనం చిత్రం లో వున్నా సర్క్యూట్ లో 2 రెసిస్టర్ లు మాత్రమే చూసాము మరియు ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు మరియు రెసిస్టర్ ల ద్వారా ప్రవహించే కరెంటు ఒకటే అని చెప్పవచ్చు ఈ విధంగా మనకు 24 వోల్ట్స్ విలువ కలిగిన వోల్టేజ్ సోర్స్ మరియు 5 ఓం విలువ కలిగిన రెసిస్టర్ 1 ఓం విలువ కలిగిన రెసిస్టర్ కు సిరీస్ గా 5 ఓం రెసిస్టర్ వుంది మొత్తం కలిపితే రెసిస్టన్స్ విలువ 6 ఓం అవుతుంది మరియు దీనికి 24 వోల్ట్స్ వర్తింపజేయబడుతుంది అనే వాటిని పొందాము ఇనీషియల్ కరెంట్ అనగా టైం t విలువ సున్నా అయితే ఇనీషియల్ కరెంటు విలువ 4 ఆంపియర్ అవుతుంది ఇప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ వోల్టేజ్ విలువ 1 ఓం రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ సమానం కాబట్టి పైన చిత్రం లో చుస్తే 1 ఓం రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువను కనుక్కోవాల్సిన అవసరం వుంది ఇప్పటివరకు సర్క్యూట్ లో ప్రవహించే కరెంట్ 4 ఆంపియర్ అని తెలుసు దీనిని ఇప్పుడే లెక్కించము కాబట్టి కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువని కనుక్కోవాలంటే 1 ఓం ని 4 ఆంపియర్ తో గుణించాలి అప్పుడు 4 వోల్ట్ వస్తుంది ఈ విధంగా కెపాసిటర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ వోల్టేజ్ విలువ 4 వోల్ట్స్ అని పొందాము ఇప్పుడు ఎప్పుడైతే టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు స్విచ్ తెరవబడుతుంది దీని అర్ధం 1 ఓం రెసిస్టర్ ఇప్పుడు డిస్కనెక్ట్ చేయబడింది కాబట్టి మీరు సర్క్యూట్ లో టైం t విలువ సున్నా కి సమానం అయితే స్విచ్ ద్వారా ప్రత్యేకంగా ఈ రెసిస్టర్ సర్క్యూట్ నుండి డిస్కనెక్ట్ చేయబడుతుంది అని చూడవచ్చు ఇప్పుడు సర్క్యూట్లో మనకు 5 ఓం రెసిస్టర్ 1 హెన్రీ ఇండెక్టర్ మరియు 0 5 ఫరాడ్ కెపాసిటర్ మాత్రమే ఉంటాయి కాబట్టి సిరీస్ RLC సర్క్యూట్ యొక్క విలక్షణమైన స్థితి ని మనం చూస్తాము ఇప్పుడు ఈస్థితి లో చేయవలసింది మనం మొదట స్వాభావికమైన రూట్స్ ని కనుక్కోవాలి ఎందుకంటే ఇది సిరీస్ RLC సర్క్యూట్ ఇక్కడ స్వాభావికమైన రూట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఇదివరకు చర్చించాము కాబట్టి α α R 2L యొక్క విలువను కనుక్కుందాం మరియు α 2 ఇప్పుడు మరియు దీని విలువ 2 ఇప్పుడు అవుతుంది దీని అర్ధం సర్క్యూట్ ఓవర్ డాంప్డ్ స్థితి లో వుంది కాబట్టి ఈ స్థితి ని ఓవర్డ్యాంప్డ్ అని అంటాం దీని అర్ధం మీ స్వాభావికమైన రూట్స్ యొక్క విలువ 1మరియు 4గాఅవుతాయిమీరు వీటిని ఫార్ములా నుండి కనుగొనవచ్చు కాబట్టి ఇంతవరకు ఓవర్డ్యాంప్డ్ స్థితి లో సహజసిద్దమైన ప్రతిస్పందన అనగా కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ టైం t విలువ ఎంత వున్నా అవుతుంది ఇప్పుడు Vf అనగా ఫోర్స్డ్ లేదా స్టడీ స్టేట్ ప్రతిస్పందన కాబట్టి మీరు చిత్రం చూస్తే సవరించబడిన సర్క్యూట్ చుస్తే స్విచ్ తెరిచి ఉంటుంది కాబట్టి V s యొక్క చివరి విలువ Vf విలువ ఒకటే అవుతుంది ఎందుకంటే కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు కరెంటు విలువ సున్నా అవుతుంది కాబట్టి స్టడీ స్టేట్ లో Vf విలువ 24 అవుతుంది కాబట్టి దీనిని గా వ్రాయవచ్చు ఇప్పుడు తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే A1 మరియు A2 యొక్క విలువను కనుక్కోవాలి ఇప్పుడు టైం t విలువ సున్నా ఉన్నప్పుడు ఇనీషియల్ వోల్టేజ్ v ని కనుక్కోవాలి మనకు వోల్టేజ్ విలువ 4 వోల్ట్స్ అని తెలుసు దీనిని మరియు టైం t విలువ సున్నా అయితే ఈక్వేషన్ క్రింది విధంగా వస్తుంది కాబట్టి టైం t విలువ సున్నా ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువను మనం పొందాము తర్వాత ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ తక్షణమే మారదు అని మనకు తెలుసు మరియు టైం t విలువ 0 ఉన్నప్పుడు కూడా అదే కరెంటు ప్రవహిస్తుంది అనగా మనం స్విచ్ తెరిచినప్పుడు కూడా ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ తక్షణమే మారదుఇంతవరకు ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి టైం t విలువ సున్నా వున్నప్పుడు ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ కెపాసిటర్ ద్వారా కూడా ప్రవహిస్తుంది కాబట్టి మనం అని చెప్పవచ్చు దీనిని ఇదివరకే లెక్కించాము కాబట్టి టైం t విలువ సున్నా అయితే యొక్క విలువ 16 అవుతుంది ఈ విధంగా దీనిని ఈక్వేషన్ ద్వారా కనుక్కోవచ్చు టైం t విలువ సున్నా దగ్గర విలువ కనుక్కునేముందు v కుడెరివేటివ్ కనుక్కోవాలి డెరివేటివ్ కనుక్కుంటే మనకువస్తుంది ఇప్పుడు t విలువసున్నాపెడితే మనకు అని వస్తుంది ఇప్పుడు A1 మరియు A2 కొరకు రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మొదటిది పైన చర్చించిన విషయం లో పొందాము మరియు రెండవది ఇక్కడే పొందాము ఈ రెండు ఈక్వేషన్స్ ని వుపయోగించి A1 మరియు A2 విలువను కనుక్కోవాలి కాబట్టి A1 మరియు A2 విలువలు పొంది టైం t యొక్క ఏ విలువ వద్ద అయినా వోల్టేజ్ యొక్క ఈక్వేషన్స్ లో ఈ విలువలు ప్రతిక్షేపిస్తే మరియు మనకు టైం t యొక్క ఏ విలువ వద్ద అయినా వోల్టేజ్ ఎక్స్ప్రెషన్ పొందుతాము దీనిని ఈక్వేషన్ లో చూడవచ్చు ఇప్పుడు ఇంతవరకు ఇండెక్టర్ మరియు కెపాసిటర్ సిరీస్లో ఉన్నందున ఇండెక్టర్ మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంటు సమానంగా ఉంటుంది కాబట్టి మనం ఏమి చెప్పవచ్చు ఇండెక్టర్ కరెంట్ i ను C dvdt గా వ్రాయవచ్చు ఈ విధంగా డిఫరెన్షియల్ చేసి మరియు C తో గుణిస్తే టైం t యొక్క ఏ విలువ దగ్గర అయినా కెపాసిటర్ కరెంట్ i విలువని పొందుతాము ఇప్పుడు టైం t విలువ సున్నా అయితే మనకు అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది అనగా టైం t యొక్క ఏ విలువ దగ్గర అయినా కరెంట్ విలువ గురించి మనం కనుగొన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇది మనం ఊహించిన ఫలితం ఈ విధంగా ఇనీషియల్ విలువలు అయినా ఇండెక్టర్ కరెంట్ మరియు కెపాసిటర్ వోల్టేజ్ సహాయంతో A1 మరియు A2 యొక్క తెలియని విలువను లెక్కించవచ్చు ఇప్పుడు రెండవ స్థితి దగ్గరకు వెళ్దాం అనగా పార్లల్ RLC సర్క్యూట్ కి స్టెప్ ప్రతిస్పందన ఇస్తే ఏమి అవుతుందో చూద్దాం ఈ స్థితి లో పార్లల్ RLC సర్క్యూట్ చిత్రంలో చూపబడింది అనుకుందాం మనం ఏమి చేద్దాం మనం మొదట స్విచ్ను క్లోజ్ చేసి ఉంచుతాం టైం t విలువ 0 కి సమానం గా ఉంటే స్విచ్ను తెరుస్తున్నాముఈ విధంగా పార్లల్ RLC సర్క్యూట్ లో టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే కరెంటు సోర్స్ షార్ట్ సర్క్యూట్ గా పొందుతాము కాబట్టి మనం ఎప్పుడు స్విచ్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఇది పార్లల్ RLC సర్క్యూట్గా మారుతుంది ఇప్పుడు టైం t విలువ 0 కన్నా ఎక్కువ అయితే టాప్ నోడ్ వద్ద KCL ను వర్తింప జేద్దాం కాబట్టి ఏమి జరుగుతుంది ప్రస్తుతం Is యొక్క విలువ R L మరియు C అను 3 సర్క్యూట్ ఎలిమెంట్స్ గా విభజించబడింది కాబట్టి రెసిస్టన్స్ R ద్వారా ప్రవహించే ప్రస్తుత కరెంట్ విలువ ఎంత అంటే V R అవుతుంది V అనేది వోల్టేజ్ టైం t విలువ ఎంత వున్నా కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ ప్లస్ i అనేది టైం t విలువ ఎంత వున్నా ఇనీషియల్ గా ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు ప్లస్ కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంటు కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ C dv dt అని ఇవ్వబడింది ఈ మూడు కరెంటు విలువలు కలిపి సోర్స్ కరెంటు IS కు సమానం అవుతుంది ఇప్పుడు అని మనకు తెలుసు మనం v యొక్క విలువని ఈ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిద్దాం మరియు ఈక్వేషన్ ని ఒక క్రమంగా రాస్తే మనకు చివరకు ఇలా వస్తుంది ఈ విధంగా మీరు పార్లల్ కలయిక లో వున్నా సర్క్యూట్ కి ఈక్వేషన్ ని పొందారు ఇప్పుడు పూర్తి పరిష్కారం అనగా సహజసిద్దమైన ప్రతిస్పందన మరియు ఫోర్స్డ్ ప్రతిస్పందన కలిపి ఉండటం కాబట్టి మొత్తం కరెంట్ i యొక్క విలువ ఏమవుతుందంటే ఫోర్స్డ్ ప్రతిస్పందన మరియు సహజసిద్దమైన ప్రతిస్పందన లలో కరెంటు అవుతుంది అని వ్రాయచ్చు ఇప్పుడు సహజసిద్దమైన ప్రతిస్పందన లో కరెంటు విలువ సోర్స్ ఫ్రీ పార్లల్ RLC సర్క్యూట్ లో కరెంటు ఒకటే అని ఇదివరకటి లెక్చర్ లో చూసాముఈ విధంగా మనం ఈక్వేషన్స్ ను వ్రాస్తాము కాబట్టి మనకు దీని వలన ఏమి వచ్చింది సహజసిద్దమైన ప్రతిస్పందన ఓవర్ డాంప్డ్ స్థితి లో ఉన్నప్పుడు A1eσ1tA2eσ2t ఇక్కడ σ1 మరియు σ2 అనేవి అధికారికంగా వ్రాసినఈక్వేషన్ కి స్వాభావికమైన రూట్స్ అవుతాయి మరియు క్రిటికల్లి డాంప్డ్ స్థితి లో ఉన్నప్పుడు సహజసిద్దమైన ప్రతిస్పందన యొక్క ఈక్వేషన్ A1e αt A2e αt A3e αt అని చూసాము α అనగా డాంపింగ్ కోఎఫిసిఎంట్ మరియు అండర్ డాంప్డ్ స్థితి లో ఉన్నప్పుడు సహజసిద్దమైన ప్రతిస్పందన విలువ e αt A1 cos⍵dt A2 sin⍵dt వస్తుంది అని తెలుసు ఇక్కడ ⍵d అనగా డాంపింగ్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్ సోర్స్ ఫ్రీ గా వున్నప్పుడు సహజసిద్దమైన ప్రతిస్పందన గురించి చర్చించినప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ ని పొందాము ఇప్పుడు ఫోర్స్డ్ ప్రతిస్పందన గురించి చూద్దాం ఇది సర్క్యూట్ స్టడీ స్టేట్ అనగా నిశ్చల స్థితి లేదా i యొక్క ఫైనల్ విలువ ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు సర్క్యూట్ ని చూస్తే ఎక్కువ సమయం స్విచ్ తెరిచి ఉంచబడుతుంది దీని వలన ఇండెక్టర్ షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది మొత్తం కరెంట్ IS ఇండెక్టర్ ద్వారా ప్రవహించబడుతుంది మరియు ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు యొక్క ఫైనల్ విలువ మరియు సోర్స్ యొక్క కరెంట్ విలువ సమానం అని చెప్పవచ్చు కాబట్టి ఈక్వేషన్ లో If బదులు IS యొక్క విలువను ప్రతిక్షేపించవచ్చు ఇదియే ఫోర్స్ ప్రతిస్పందన కాబట్టి సర్క్యూట్ లో ప్రవహించే మొత్తం కరెంట్ యొక్క విలువని పొందవచ్చు ఈ విలువ IS ప్లస్ plus సర్క్యూట్ ఓవర్ డాంప్డ్ స్థితిలో లో వచ్చే సహజసిద్దమైన ప్రతిస్పందన మళ్ళి IS ప్లస్ సోర్స్ అందుబాటులో లేనప్పుడు క్రిటికల్ డాంప్డ్ స్థితిలో లో వచ్చే సహజసిద్దమైన ప్రతిస్పందన మరియు IS ప్లస్ సర్క్యూట్ అండర్ డాంప్డ్ స్థితిలో లో వచ్చే సహజసిద్దమైన ప్రతిస్పందన అవుతుంది కాబట్టి మనం ఈ మూడింటిని సర్క్యూట్ యొక్క డాంపింగ్ కోఎఫీసియంట్ మరియు సహజసిద్దమైన ప్రతిస్పందన యొక్క వేర్వేరు కండిషన్స్ ఆధారంగా పొందాలి అనగా α మరియు ⍵0 ఈ విధంగా వేరు వేరు కండీషన్స్ లో కరెంటు కు మూడు విలువలు వస్తాయి అవి ఓవర్ డాంప్డ్ కండిషన్ లో α ⍵0 క్రిటికల్లి డాంప్డ్ స్థితి లో α ⍵0 అండర్ డాంప్డ్ స్థితి లో α ⍵0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన కరెంటు ఈక్వేషన్స్ లో A 1 మరియు A 2 విలువ మనకు తెలియదు వాటిని ఎలా కనుక్కోవాలి మనం మళ్ళి కరెంటు మరియు వోల్టేజ్ యొక్క ఇనీషియల్ విలువలు ఉపయోగించాలి అనగా ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువని ఉపయోగిస్తే A 1 మరియు A 2 విలువ తెలుస్తుంది ఇప్పుడు వాటిని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఈ విషయం ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం పైన చూపిన చిత్రం లో సర్క్యూట్ లో 4 అంపియర్ విలువ కలిగిన కరెంట్ సోర్స్ ఇండెక్టర్ కి కలిపివుంది ఇప్పుడు టైం విలువ సున్నా కన్నా తక్కువ ఉన్నప్పుడు స్విచ్ ఓపెన్ అనగా తెరిచి ఉంటుంది ఇక్కడ కరెంటు ఇండెక్టర్ ద్వారా మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉన్నప్పుడు సర్క్యూట్ ని రెండు భాగాలు గా చేయవచ్చు ఒకటి కరెంట్ సోర్స్ అందుబాటులో ఉంటుంది రెండవది వోల్టేజ్ సోర్స్ అందుబాటులో ఉంటుంది కాబట్టి టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉన్నప్పుడు స్విచ్ తెరిచి వున్నపుడు కరెంటు 20 హెన్రీ ఇండెక్టర్ ద్వారా ప్రవహిస్తుంది దీని అర్థం టైం t విలువ సున్నా ఉన్నప్పుడు కరెంటు i విలువ 4 అంపియర్ లు అని సులభంగా చెప్పవచ్చు దీనిని సర్క్యూట్ ద్వారా సులభంగా పొందవచ్చు ఇప్పుడు సర్క్యూట్ రెండవ భాగం లో ఉన్న వోల్టేజ్ 30u వోల్ట్స్ కలపబడి ఉంది దీని యొక్క అర్థం ఏమిటి అనగా టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే వోల్టేజ్ విలువ 30 వోల్ట్స్ అవుతుంది టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే ఈ వోల్టేజ్ విలువ సున్నా అవుతుంది అనగా స్విచ్ క్లోజ్ అనగా కలపబడి ఉంటే వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఈ విషయం మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఉంది అనగా u దీని అర్ధం టైం t విలువ సున్నా కన్నా తక్కువ లేదా సున్నాకి సమానంగా వున్నా యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ ఉంటుంది టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది ఈ రెండు విషయాల తో మనము సర్క్యూట్ ని పరిష్కారించడం కొనసాగిద్దాం ఇప్పుడు టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే స్విచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇండెక్టర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ కరెంటు 4 అంపియర్లు అవుతుంది ఇప్పుడు u విలువ టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే 30 ఉంటుంది మరియు t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే u విలువ సున్నా అవుతుంది కాబట్టి టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ సర్క్యూట్ కి కలుపుతాం ఇప్పుడు టైం t విలువ ఉంటే అనగా స్విచ్ క్లోజ్ అవ్వకముందు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ లా పనిచేస్తుంది మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ మరియు పార్లల్ గా కలిపిన 20 ఓం విలువ కలిగిన రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ కి సమానం ఇప్పుడు సర్క్యూట్ లోని ఈ భాగం ని చూస్తే వోల్టేజ్ మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే స్విచ్ చాలా ఎక్కువ సమయం ఓపెన్ చేయబడి ఉంటుంది దీనివలన కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ మరియు 20 ఓం రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ సమానం ఇప్పుడు టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే వోల్టేజ్ సోర్స్ విలువ 30 వోల్ట్స్ మరియు ఇవి రెండు సిరీస్ లో కలపబడి వున్నాయి ఎందుకంటే కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది కాబట్టి 20 ఓం విలువ కలిగిన రెసిస్టర్ అనగా కెపాసిటర్ కి పార్లల్ గా కలపబడిన రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ఎంత ఉంటుంది మనం సులభంగా వోల్టేజ్ డివిజన్ రూల్ ని ఉపయోగిస్తే మరియు టైం t విలువ సున్నా ఉన్నప్పుడు వోల్టేజ్ విలువ 15 వోల్ట్స్ అవుతుంది అని మనకు తెలుసు ఇది స్విచ్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ వోల్టేజ్ విలువ కాబట్టి మనము రెండు ఇనీషియల్ కండిషన్ లు గల కరెంటు ని పొందాము అవి ఏమిటి అంటే టైం t విలువ సున్నా వున్నప్పుడు ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ ఒకటి మరియు టైం t విలువ సున్నా ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ఇప్పుడు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే స్విచ్ క్లోజ్ చేయబడుతుంది మరియు కరెంట్ సోర్స్ కలపబడి వున్నా పార్లల్ RLC సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కలపబడదు ఎందుకంటే టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే దాని విలువ సున్నా అవుతుంది అనగా ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 20 ఓం విలువ కలిగిన రెండు రెసిస్టర్ లు పార్లల్ గా అవుతాయి కాబట్టి సర్క్యూట్లో వున్నా రెసిస్టర్ విలువ 10 ఓం అవుతుంది ఎందుకంటే 20 ఓం మరియు 20 ఓం అను రెండు రెసిస్టర్ లు పార్లల్ గా ఉంటే వాటి యొక్క విలువ 10 ఓం అవుతుంది ఈ సర్క్యూట్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు పార్లల్ RLC సర్క్యూట్ వుంది అనగా సర్క్యూట్ లో ఇండెక్టర్ వుంది కెపాసిటర్ వుంది మరియు సరిసమానమైన 10 ఓం విలువ కలిగిన రెసిస్టర్ వుంది అది కూడా పార్లల్ లో వుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేద్దాం ఈ స్థితి లో పార్లల్ RLC సర్క్యూట్ లో పొందిన ఈక్వేషన్స్ ను ఇక్కడ పెడితే మనకు స్వాభావికమైన రూట్స్ వస్తాయి వాటిని ఇప్పటివరకు లెక్కించిన విలువల సహాయం తో సులభంగా కనుక్కోవచ్చు ఈ విధంగా α 12RC అవుతుంది R విలువ 10ఓం మరియు C విలువ 8 మిల్లి ఫారాడ్ ని ప్రతిక్షేపిస్తే అప్పుడు 8 ఇంటూ 10 టూ ది పవర్ 3 మరియు మనం α విలువ 6 25 ని పొందుతాము అదేవిధంగా ⍵0 √LC అవుతుంది మరియు L మరియు C విలువలు ని ప్రతిక్షేపిస్తే మనకు ⍵0 2 5 అవుతుంది α మరియు ⍵0 యొక్క విలువలు చుస్తే ఇది α ⍵0 గా వుంది మరియు సర్క్యూట్ ఓవర్ డాంప్డ్ స్థితిలో వుంది రూట్స్ యొక్క విలువలు అని చెప్పవచ్చు మరియు మనం 2 స్వాభావికమైన రూట్స్ ని పొందాము మనం కరెంటు యొక్క విలువ i అని వ్రాద్దాం ఇది ఫోర్స్ ప్రతిస్పందనకు సమానంగా ఉంటుంది అనగా if మరియు ఇక్కడ if యొక్క విలువ IS దీనిని మనం పార్లల్ RLC సర్క్యూట్లో లెక్కించడం జరిగింది ప్లస్ సహజసిద్దమైన ప్రతిస్పందన అనగా ఇక్కడ IS విలువ 4 ఆంపియర్ అని చిత్రాన్ని చూసి చెప్పవచ్చు ఎప్పుడు సర్క్యూట్ లో చాలా ఎక్కువ సమయం స్విచ్ ని క్లోజ్ చేసి ఉంచుతారో అప్పుడు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది మరియు మొత్తం కరెంట్ 20 హెన్రీ ఇండెక్టర్ ద్వారా ప్రవహించబడుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే సర్క్యూట్ లో IS విలువ 4 ఆంపియర్ ఈ విధంగా మనం IS విలువని పొందుతాము IS విలువ 4 ఆంపియర్ కు సమానం ఇప్పుడు ఒకవేళ పైన ఇచ్చిన ఈక్వేషన్ లో టైం t విలువ సున్నా అయితే కరెంటు i విలువ 4 ఆంపియర్ అవుతుంది అని మనకు తెలుసు దీనిని ఇప్పుడే లెక్కించాము కాబట్టి మనకు A 2 A 1 అని వస్తుంది ఇప్పుడు పైన ఈక్వేషన్ కి డెరివేటివ్ చేస్తే అనగా టైం t విలువ సున్నా ఉంటే di dt విలువ విలువ di dt 11 978 A 1 0 521 A 2 అవుతుంది ఇప్పుడు మనకు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ తెలుసు ఇది తక్షణమే మారదు కాబట్టి దీని విలువ 15 వోల్ట్స్ మరియు ఇప్పటివరకు కెపాసిటర్ ఇండెక్టర్ కి పార్లల్ గా ఉంది అదే వోల్టేజ్ ఇండెక్టర్ ద్వారా కూడా ప్రవహిస్తుంది కాబట్టి ఇండెక్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ని సులభంగా వ్రాయచ్చు అనగాఅవుతుంది ఇప్పుడు ఈ విలువ ని ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే మనకు A 2 విలువ వస్తుంది టైం t విలువ సున్నా ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని ఉపయోగించి మరియు మనము ఈక్వేషన్ A1 విలువ కనుక్కోవచ్చు మరియు A1 మరియు A2 మధ్య బంధం కనుక్కోవచ్చు టైం t విలువ సున్నా ఉంటె విలువ i యొక్క విలువ 4 ఆంపియర్ కు సమానం అవుతుంది కాబట్టి మనము రెండు ఈక్వేషన్ లును పొందాము మరియు వాటిని పరిష్కరిస్తే మనం A2 యొక్క విలువని పొందుతాము మరియు అదేవిధంగా A1 యొక్క విలువ ను పొందాము కాబట్టి ఇప్పుడు A1 మరియు A2 విలువలు తెలుసు కాబట్టి సులభంగా కరెంటు i విలువ ని చెప్పొచ్చు దీని విలువ 4 అవుతుంది ప్లస్ మనం ఎక్స్ప్రెషన్ లో విలువలు ప్రతిక్షేపిస్తే కాంపోనెంట్స్ యొక్క విలువలు పెడితే మనం ఈ ప్రత్యేకమైన ఈక్వేషన్ ని పొందుతాము కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో కరెంటు విలువ t పదములలో ఉంటుంది ఈ విధంగా దీని నుండి పార్లల్ RLC సర్క్యూట్ లో A 1 మరియు A 2 యొక్క విలువలు లెక్కించవచ్చు ఈ విషయం తో ఈ రోజు లెక్చర్ ని ముగిద్దాం ఈ విధంగా ఈ సెషన్ లో ఇప్పటివరకు సిరీస్ మరియు పార్లల్ RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే వచ్చే ప్రతిస్పందన గురించి చర్చించాము మరియు ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్ ను సులభ పద్ధతిలో ఎలా పరిష్కరించాలో చూడటం తో ముందుకు వెళ్దాం ఎందుకంటే ఈ రకమైన ఈక్వేషన్స్ అనగా ఇప్పటివరకు మనం చర్చించిన ఈక్వేషన్స్ ఆధారంగా అవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవి ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వీటిని పరిష్కరించడం కొన్ని సార్లు కష్టం అవుతుంది కాబట్టి అందుకే మనం ఇంకొక పద్దతిని ఉపయోగిద్దాం దానిని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అని అంటారు మరియు ముందు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని అర్థం చేసుకుందాం మరియు తరువాత ఈ పద్ధతి ని ఉపయోగించి ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్ ని పరిష్కరిద్దాం మరియు ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ ని పరిష్కరించడం చూద్దాం ధన్యవాదములు